భూమి ఉపరితలంపై ఏదైనా ప్రదేశంలో సోలార్ సౌర వికిరణం మరియు kWhm2 లో ఒక రోజులో లభించే శక్తిని అంచనా వేయడానికి మనం భూమి కేంద్రీకృత వీక్షణ పాయింట్ మరియు దానికి సంబంధించిన పరామితులను అర్థం చేసుకోవాలి అందుచేత ఇచ్చిన ప్రదేశంలో సౌర ఇన్సోలేషన్ అంచనా కోసం గణితంలోకి వెళ్లే ముందు నేను భూమి కేంద్రీకృత వీక్షణ పాయింట్ మరియు దానికి సంబంధించిన పరామితులను గురించి క్లుప్తంగా సమీక్షిస్తాను భూమి మరియు సూర్యుడు ఈ రెండింటికీ దూరంగా ఒక పరిశీలకుడు ఉన్నట్లు భావిద్దాం భూమి సూర్యుడి చుట్టూ ఈ విధంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు అతను చూస్తాడు దీర్ఘవృత్తాకార కేంద్రంలో సూర్యుడి స్థానం ఉంటుంది భూమి ఈ దీర్ఘవృత్తాకార మార్గంలో తిరుగుతుంది భూమి ఇక్కడ ఉన్నట్లుగా భావిద్దాం ఇది భూమధ్యరేఖ మరియు ఇది పోల్ అక్షం పోల్ అక్షం నిలువు అక్షం నుండి 23½0 వరకు వంగి ఉందని గమనించండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు తన పోల్ అక్షాల చుట్టూ కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది ఈ భ్రమణం ఆధారంగా పగలు మరియు రాత్రి అనే రోజువారీ ప్రభావాలు ఏర్పడుతున్నాయి మార్చి 21వ తేదీన భూమి ఈ స్థానంలో ఉంది అనుకుందాం నేను దీని గురించి తరువాత చర్చిస్తాను ప్రతి సంవత్సరం మార్చి 21న ఇది సంభవిస్తుంది అనుకుందాం భూమి నిరంతరం ఈ మార్గంలో తిరుగుతూ దీర్ఘవృత్తాకార మార్గంలో కదులుతూ ఈ స్థితికి చేరుకుంది అనుకుందాం మరియు ఈ స్థితిలో నేను భూమిని అదే వంపు అక్షంతో తిరిగే మరొక చిత్రాన్ని మార్క్ చేస్తాను ఇది ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుగుతుంది సమయం గడిచేకొద్దీ భూమి ఈ మార్గంలో ప్రయాణం చేసి ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ను చేరుకుంటుంది ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21తేదీన జరుగుతుంది కొంతమంది ఈ తేదీని సెప్టెంబర్ 22 లేదా సెప్టెంబర్ 23 గా సూచిస్తారు కానీ సులభంగా గుర్తుంచుకోవడానికి నేను సెప్టెంబర్ 21తేదీ గానే భావిస్తాను ఆపై మరింత ముందుకు వెళితే ఇది మరొక ముఖ్యమైన పాయింట్ అని మీరు గమనిస్తారు భూమి యొక్క మరొక చిత్రం ద్వారా నేను దానిని గుర్తించాను ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన జరుగుతుంది మార్చి 21 మరియు సెప్టెంబర్ 21 ఈ స్థానాలను విషువత్తులు అంటారు ఎందుకంటే సూర్యుడు భూమధ్య రేఖలో ఉన్నాడు అది నేరుగా భూమధ్యరేఖకు అనుగుణంగా ఉంటుంది భూమి కేంద్రీకృత వీక్షణ పాయింట్ నేను మీకు చూపించినప్పుడు సూర్యుడు భూమధ్య రేఖ వెంట తనను తాను సమలేఖనం చేస్తున్నట్లు మీరు చూస్తారు ఈ రెండింటిని కలిసే ఈ రేఖనే విషువత్తు రేఖ అంటారు ఇప్పుడు ఈ స్థితిని వేసవి అయనాంతం అంటారు ఉత్తరార్ధ గోళంలో జూన్ 21తేదీ అతి పొడవైన రోజు అవుతుంది సూర్యుడు ఉత్తర అర్ధగోళానికి మరింతగా సమలేఖనం కావడాన్ని మరియు ఈ గీత 23½0 అక్షాంశాల గుండా వెళ్లడాన్ని గమనించవచ్చు ఇది ఉష్ణమండలం యొక్క అక్షాంశం అయితే దక్షిణ అర్ధగోళంలో ఇది శీతాకాలం ఆ విధంగా ఈ వైపున దీనిని శీతాకాల అయనాంతం అని పిలుస్తారు మరియు ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన జరుగుతుంది మరియు సూర్యుడు ఈ రేఖ వెంబడి సమలేఖనం కావడాన్ని మీరు చూస్తారు ఇక్కడ అది దక్షిణాన 23½0 అక్షాంశం వద్ద అర్థగోళంలోని శీతలమండలాన్ని తాకుతుంది కాబట్టి దక్షిణార్ధగోళానికి వేసవి మరియు ఉత్తరార్ధ గోళానికి ఇది చలికాలం రెండు అయనాంతాలు వేసవి అయనాంతం మరియు శీతాకాలపు అయనాంతాలను కలిపే రేఖను అయనాంత రేఖ అంటారు మరియు రెండు విషువత్తులను కలిపే రేఖను విషువత్తు రేఖ అంటారు అదనపు భూ సౌర ఇన్సోలేషన్ చాలా స్థిరంగా ఉందని నేను పేర్కొన్నాను ఇది 1 33 నుండి 1 41 kWm2 మధ్య మారుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా భూమి తిరిగే దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఈ స్థానాల కోసం కింది ఇన్సోలేషన్ విలువలు డేటా విలువలు అందుబాటులో ఉన్నాయి శీతాకాలపు అయనాంతం వద్ద ఇది 1 41kW m2 మరియు వేసవి అయనాంతం వద్ద అది 1 33 kW m2 అవుతుంది సెప్టెంబర్ విషువత్తులో ఇది 1 36 kWm2 మరియు మార్చి విషువత్తులో ఇది 1 38 kWm2 స్పష్టంగా దీర్ఘవృత్తాకార కక్ష్య వలన మరియు భూమి సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇన్సోలేషన్ విలువలో ఈ చిన్న మార్పు వచ్చి ఉండవచ్చు ఈ దృక్కోణంలో పరిశీలకుడు భూమిపై లేదా సూర్యునిపై లేడు అతను ఈ రెండు గ్రహాలకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు భూమి యొక్క ఉపరితలంపై ఒక పాయింట్ వద్ద ఇన్సోలేషన్ పొందడానికి మనం భూమి కేంద్రీకృత వీక్షణం వైపు వెళ్దాం ఇక్కడ ధ్రువ అక్షాలు ఉన్నాయి ధ్రువ అక్షాలు నిలువు నుండి 23½ 0 వంపులో ఉంటాయి కాబట్టి దానిని మార్చడానికి అంటే ధ్రువ అక్షాలను నిలువుగా చేయడానికి ప్రయత్నిద్దాం అలా చేస్తే అది భూమి కేంద్రీకృత సమీక్ష పాయింట్ కోసం మీకు మెరుగైన విజువలైజేషన్ ఇస్తుంది కాబట్టి మనం మొత్తం బొమ్మను 23½ 0 వంపు తిప్పినప్పుడు భూమి యొక్క ధ్రువ అక్షం నిలువుగా కనిపిస్తుంది ఇది భూమి కేంద్రీకృత వీక్షణకు ఆధారం అవుతుంది ఇప్పుడు కొంచెం విస్తరించిన భూమి ఇలా ఉంది ఇక్కడ భూమధ్య రేఖ ఉంది ఇది ఉష్ణమండలం మరియు ఇది శీతల మండలం భూమి దాని ధ్రువ అక్షాల చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు ఈ లైన్ గమనించండి ఇది దీనితో పాటు వెళ్లి భూమి యొక్క సెంటర్ చేరుతుంది ఈ విధంగా భూమి యొక్క సెంటర్ నుండి సూర్యుడి యొక్క సెంటర్ వరకు ఈ లైన్ వెళుతుంది ఈ లైన్ జూన్ 21న భూమిపై ఉన్న వ్యక్తికి కనిపిస్తుంది ఆరోజున భూమి తో పోల్చినప్పుడు సూర్యుడు ఈ విధంగా ఉన్నట్లు కనిపిస్తుంది అదేవిధంగా దక్షిణార్థ గోళంలోకి వెళ్లి శీతాకాలపు సూర్యాస్తమయాన్ని చూస్తే సూర్యుడు సమలేఖనం చేసినట్లు మీకు కనిపిస్తుంది ఇక్కడ సూర్యుడు క్రిందికి కదిలినట్లుగా కనిపిస్తోంది ఇది ఈ పద్ధతిలో భూమి యొక్క కేంద్రంతో సమలేఖనం చేయబడింది మరియు ఇది భూమి యొక్క ఉపరితలాన్ని శీతలమండలంలో 23½0 అక్షాంశం వద్ద ఖండిస్తోంది ఈ విధంగా విషువత్తుల రెండింటికీ సూర్యుడు ఈ పద్ధతిలో భూమధ్య రేఖ వెంట సమలేఖనం చేస్తాడు కాబట్టి భూమిపై భూమధ్యరేఖపై నిలబడి ఉన్న వ్యక్తికి సూర్యుడు ఏటా ఈ పద్ధతిలో కదులుతున్నట్లుగా కనిపిస్తాడు కాబట్టి జూన్ 21 ఇది ఉత్తర అర్ధగోళంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఇది 23½0 వద్ద భూమి యొక్క ఉపరితలాన్ని ఉష్ణమండల ప్రాంతంలో ఉత్తరాన ఖండిస్తుంది ఆపై క్రిందికి కదులుతూ ఇది సెప్టెంబర్ 21 విషువత్తుకు చేరుకుంటుంది ఇది భూమధ్యరేఖ వెంట సమలేఖనం చేయబడుతుంది తరువాత ఇది అలాగే కొనసాగి ఇది డిసెంబర్ 21 శీతాకాలపు అయనాంతానికి చేరుకున్నట్లు మీరు చూస్తారు దక్షిణ అర్ధగోళానికి ఇది వేసవి ఆపై ఇది అలా పైకి కదులుతున్నప్పుడు మళ్లీ సూర్యోదయం కావడం మరియు మార్చి 21 కి చేరుకోవడం జరుగుతుంది ఈ విధంగా విషువత్తు చక్రం ప్రతి సంవత్సరం పునరావృతమవుతుంది దీనిని భూకేంద్ర వీక్షణం అని పిలుస్తారు భూమి ఉపరితలంపై ఏదైనా అక్షాంశం వద్ద ఇన్సోలేషన్ లెక్కించడానికి మనం ఉపయోగించే వీక్షణ ఇది నేను ఇక్కడ పరిచయం చేయదలిచిన ఒక ముఖ్యమైన కోణం భూమధ్య రేఖ మరియు భూమి మరియు సూర్యుని కేంద్రాలను కలిపే రేఖ మధ్య కోణం అదే ఈ కోణం ఈ కోణాన్ని "క్షీణత" అంటారు మరియు దీనిని δ గుర్తు ద్వారా సూచిస్తారు దీనిని గుర్తుంచుకోండి δ లేదా క్షీణత అనేది భూమధ్య రేఖ మరియు భూమి మరియు సూర్యుని కేంద్రాలను కలిపే రేఖ మధ్య కోణం క్షీణత కోణం 23½0 నుండి 23½0 వరకు మారుతుంది ఇప్పుడు భూ కేంద్ర వీక్షణం నుండి క్షీణత δ యొక్క నమూనాను చూద్దాం కాబట్టి ఇది భూమి ఇది ధ్రువ అక్షం భూమి ధ్రువ అక్షం చుట్టూ తిరుగుతోంది మరియు సంవత్సర కాలంలో సూర్యుడి స్థాన చలనం ఈ పద్ధతిలో ఉంటుందని మనం చూశాము సూర్యుడు పైకి కదులుతూ ఒక ఎత్తుకు చేరుకుంటాడు ఇక్కడ భూమి మరియు సూర్యుని కేంద్రాలను కలిపే రేఖ ఉత్తర అర్ధగోళంలో 23½0 వద్ద అక్షాంశ రేఖను ఖండిస్తోంది ఇది ఉష్ణమండల ప్రదేశంగా ఉంటుంది ఆపై సూర్యుడు శీతాకాలపు బిందువుకు మారినప్పుడు అది దక్షిణార్థ గోళంలో శీతాకాలంలో 23½0 అక్షాంశ రేఖను కలుస్తుంది ఇది మార్చి 21సమయంలో విషువత్తు మరియు ఇది సెప్టెంబర్ 21 ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ని పరిగణించండి సూర్యుడు ఏదో ఒక రోజు ఈ స్థితిలో ఉన్నట్లు భావిద్దాం భూమిని మరియు సూర్యుడిని కలిపే రేఖ ఇక్కడ ఎరుపు రంగులో సూచించబడింది ఈ కోణాన్ని క్షీణత అంటారు దీనిని δ వేరియబుల్ తో సూచిస్తారు సూర్యుడు ఈ వంపులో కదులుతున్నప్పుడు δ విలువ మారుతూ ఉంటుంది ఇది ఇక్కడ గరిష్టంగా 23 50 చేరుకుంటుంది అవతలి వైపున ఇదేవిధంగా క్షీణత కనిష్ట విలువ దీనికి అనుగుణంగా 23 50 విలువ అవుతుంది ఎందుకంటే ఇది భూమధ్య రేఖ నుండి సవ్యదిశలో వెళుతుంది ఇప్పుడు ఈ వేరియబుల్ δ కోసం ఒక నమూనాను పొందడం ఎలాగో చూద్దాం మీరు సూర్యుడి కదలికను పరిశీలిస్తే ఇప్పుడు ఉదాహరణకు మార్చి 21 విషువత్తును తీసుకోండి అది ఇక్కడ మొదలవుతుంది తర్వాత పైకి వెళుతుంది జూన్ 21 వస్తుంది తర్వాత కిందికి వస్తుంది ఇది సెప్టెంబర్ 21 ఇది ఆ తర్వాత ఇంకా క్రిందికి వెళుతుంది డిసెంబర్ 21 తర్వాత పెరుగుతుంది మళ్లీ మార్చి 21 తేదీకి తిరిగి చేరుకుంటుంది కాబట్టి ఈ కదలిక ఒక చక్రం ఇది సైన్ వేవ్ని పోలి ఉంటుంది మీరు δ ఫంక్షన్ను సంవత్సరంలో 1 నుండి 365 వరకు ఉండే రోజు సంఖ్య యొక్క టైమ్ ఫంక్షన్గా చూస్తే ఇది సైన్ వేవ్తో చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది కాబట్టి ఒక మంచి మోడల్ సైన్ ఫంక్షన్ ఆధారంగా ఉంటుంది ఇప్పుడు మనకు కొంత స్థలం కావాలి ఇక్కడ కొంచెం స్థలం ఉండేలా దానిని పైకి నెట్టనివ్వండి ఇప్పుడు ఇక్కడ చూపిన విధంగా δ విలువ 23 45 x Sin 2π 365 అవుతుంది ఇక్కడ N అనేది సంవత్సరంలోని రోజు సంఖ్య జనవరి1 న N 1 డిసెంబర్ 31న N 365 ఇది అనుభావిక సూత్రం ఇది δ విలువను చాలా దగ్గరగా ఖచ్చితత్వంతో సూచిస్తుంది ఈ సమీకరణం ద్వారా మీరు పంచాంగాలలో కనిపించే వాస్తవ విలువలకు సంబంధించి ±0 1 ఖచ్చితత్వాన్ని పొందవచ్చు ఇక్కడ δ క్షీణత డిగ్రీలలో ఇవ్వబడింది ఇక్కడ 80 అనేది Jan 1 నుంచి ప్రారంభమయ్యే రోజుల సంఖ్య పరంగా ఉంటుంది జనవరి 1 తర్వాత మొదటి 80 మార్చి 21 అవుతుంది అంటే మార్చి విషువత్తు సమయంలో ఎక్కడో ఒక చోట అందువలన N 80 అయినప్పుడు N 800 అవుతుంది అప్పుడు δ విలువ 0 ఇక్కడి నుండి మొదలవుతోంది N విలువ 81 82 83 అలా పెరిగినప్పుడు δ విలువ క్రమంగా పెరుగుతూ ఇక్కడ వరకు వెళ్తుంది తరువాత తిరిగి తగ్గుతూ వస్తుంది చివరకు మార్చి 21తేదీన ఈ పాయింట్ కు తిరిగి వస్తుంది ఇక్కడి నుండి సైన్ వేవ్ పునరావృతమవుతుంది కాబట్టి సైన్ వేవ్ N 80కి మారిన విధంగా ఈ సమయంలో మళ్లీ పునః ప్రారంభమవుతుంది అంతేగాక సెప్టెంబర్ విషువత్తులో కూడా ఇదేవిధంగా జరుగుతుంది